TALE యొక్క మాడ్యూల్ 3 కు శుభాకాంక్షలు మరియు స్వాగతం ఇది TALE మాడ్యూల్ 2 యొక్క కొనసాగింపు TALE మాడ్యూల్ 2 కూడా TALE మాడ్యూల్ 1 యొక్క కొనసాగింపు TALE మాడ్యూల్ 2 లో ADDIE మోడల్ యొక్క ఫ్రేంవర్క్ లో ఒక కోర్సును రూపొందించే విధానాన్ని చూశాము ADDIE మోడల్ అనేది విశ్లేషణ రూపకల్పన అభివృద్ధి కార్యకలాపాలను అమలు చేయడం మరియు అంచనా వేయడం వంటి చాలా సాధారణ నమూనా ఈ దశల్లో ప్రతిదానిలోని ఉప ప్రక్రియలు ఎంపిక చేయబడతాయి తద్వారా చివరకు కోర్సును NBA అవసరాలకు అనుగుణంగా అమర్చవచ్చు ఇప్పుడు మీరు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ చేత చేయబడిన అంశాల జాబితాను ఎన్నుకుంటుంది మరియు తరువాత NBA అవసరాలకు అనుగుణంగా ఎలా తీసుకురాగలదో చూడటానికి ప్రయత్నిస్తుంది మీకు కోర్సు రూపకల్పన ఎంపిక ఉంటే మీరు ADDIE ఫ్రేమ్వర్క్ను ఉపయోగించుకోవచ్చు మరియు కోర్సు యొక్క రూపకల్పన మరియు ప్రవర్తన యొక్క ప్రక్రియను NBA అవసరాలకు అనుగుణంగా అమర్చవచ్చు ADDIE యొక్క 5 దశల ద్వారా మనము చూశాము మాడ్యూల్ 3 ఇంస్ట్రక్షన్ అంటే ఏమిటో కూడా మనం నిర్వచించాలి దాని స్వభావం ఏమిటి మరియు దాని నిర్మాణాలు ఏమిటి అనేవి కూడా మనం నిర్వచించాలి ఇప్పుడు చాలా స్పష్టంగా ఉండాల్సిన మొదటి విషయం ప్రత్యేకమైన బోధనా పద్ధతి లేదు మనకున్న జ్ఞానం ఆధారంగా దురదృష్టవశాత్తు చాలా పరీక్షలు లేదా పోటీ పరీక్షలు అభ్యాసాన్ని నేర్చుకోవటానికి తగ్గిస్తాయి మీరు నిజాయితీగా నేర్చుకోవాలనుకుంటే అంటే మీకు తెలియని పరిస్థితులలో మీరు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చు మీరు మీ జ్ఞానాన్ని వర్తింపజేయాలి లేదా కొత్త పరిస్థితులలో సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటే మీరు మీ స్వంత జ్ఞానాన్ని నిర్మించుకోవాలి అభ్యాసకులు నేర్చుకోవలసిన పదార్థం యొక్క చురుకైన అభిసంధానం అవసరం వారి స్వంత జ్ఞానాన్ని నిర్మించడం మరియు అభ్యాసం స్తబ్దంగా జరగదు అంటే అది వినడం ద్వారా మాత్రమే జరగదు మీరు ఏ పద్ధతిలోనైనా నేర్చుకోవలసిన విషయాలతో పని చేయాలి ఇది విషయం యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుంది అభ్యాసకుడు నిజంగా నేర్చుకోవటానికి మెటీరియల్ ఎలా మార్చగలరో బోధించడానికి ప్రయత్నిస్తుంది ఇది నిర్మాణాత్మకత యొక్క ప్రధాన సిద్ధాంతం ప్రతి అభ్యాసకుడు తన స్వంత జ్ఞానాన్ని నిర్మిస్తున్నారు ఏదైనా మెదడు యొక్క దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిలో ఏదైనా బదిలీ చేయబడి శాశ్వతంగా నిల్వ చేయబడినట్లు కాదు ప్రతి వ్యక్తి తన సొంత జ్ఞానాన్ని నిర్మించుకోవాలి అభ్యాసకుడు నిర్మించాల్సిన జ్ఞానం నైపుణ్యాలు మరియు వైఖరిని అభ్యాస ఫలితాలు అంటారు మనము నేర్చుకోవలసిన వాటితో ప్రారంభిస్తాము మరియు వాటిని అభ్యాస ఫలితాలుగా పేర్కొంటాము మరియు బోధన అభ్యాసకులందరికీ వారి స్వంత జ్ఞానాన్ని నిర్మించటానికి వీలు కల్పించాలి అంటే అదే బోధన గురించి బోధన యొక్క ఉద్దేశ్యం ప్రజలు నేర్చుకోవడంలో సహాయపడటం ఇది చాలా సులభమైన ప్రకటన అందుకే ఒకరిని ఉపాధ్యాయుడిలా

ఉపాధ్యాయులందరూ తరగతి గదిలో బోధన చేస్తారు బోధన యొక్క ఉద్దేశ్యం ఏమిటి ఇది ప్రజలు నేర్చుకోవడంలో సహాయపడుతుంది జ్ఞానం యొక్క నిర్మాణం అభ్యాసకుడు చేసేది అయితే ఆ నిర్మాణాన్ని ప్రోత్సహించడం గురువు ఏమి చేస్తాడు విద్యార్థి నేర్చుకోని చాలా విషయాలను ప్రదర్శించడం ద్వారా అందువల్ల ఉపాధ్యాయుల యొక్క ప్రధాన పని ఏమిటంటే వారు అన్ని అభ్యాసకుల జ్ఞానం యొక్క నిర్మాణాన్ని ఎలా వేగంగా చేస్తారు వాస్తవానికి ప్రతి అభ్యాసకుడు మరొకరికి భిన్నంగా ఉంటాడు ఒకే పద్ధతులు ఒకే పద్ధతులు అందరికీ ఒకే విధంగా పనిచేయవు అభ్యాసకుడిచే జ్ఞానం యొక్క నిర్మాణాన్ని ప్రోత్సహించడం బోధన అని పిలుస్తారు కొన్నిసార్లు అవుట్కం మొదలైనవి అనేక అభ్యాస కార్యకలాపాలు ఉన్నాయి ఉపాధ్యాయుడు అతను ఆమె కోరుకునే అభ్యాస కార్యకలాపాలను మరియు వాటి క్రమాన్ని ఎన్నుకోవాలి అభ్యాస కార్యకలాపాలు మరియు పరిస్థితుల యొక్క ఉద్దేశపూర్వక అమరిక పరిస్థితులు ఎల్లప్పుడూ దానితో వెళ్తాయి ఎందుకంటే ఇది వారు కలిగి ఉన్న వాతావరణం మరియు తరగతి గది ఏర్పాట్లపై ఆధారపడి ఉంటుంది అనేది గుర్తించబడిన అభ్యాస లక్ష్యం వైపు అభ్యాసకులకు సులభతరం" అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ఇది బోధనను నిర్వచించే సరళమైన మార్గం బోధన సాధన ఎక్కువగా ఉపన్యాసం ఆధారితమైనది 90 శాతం కంటే ఎక్కువ పరిస్థితులలో లేదా తరగతి గదులు ఉపన్యాసం ఇస్తున్నాయి మనము ఈ మోడ్లోకి ఎందుకు వచ్చాము మన ఉపాధ్యాయులు మన ప్రాథమిక పాఠశాల లేదా మాధ్యమిక పాఠశాల సమయంలో లేదా మనము చదివిన కళాశాలల్లో కూడా మన ఉపాధ్యాయులు అనుసరించిన పద్ధతిని అనుసరిస్తారు కాబట్టి ఉపన్యాస పద్ధతిని అనుసరించాము మనము అదే ఉపన్యాస పద్ధతిని అనుసరిస్తూనే ఉన్నాము మా ఉపాధ్యాయులు మాకు నేర్పించిన విధానం విద్యార్థులుగా మాకు నచ్చలేదు అవును అప్పుడప్పుడు మీకు కొంతమంది ఉత్తేజకరమైన ఉపాధ్యాయులు ఉంటారు వారు మాట్లాడే విధానం వారు శ్రద్ధ వహించే విధానం లేదా వారు సమాచారాన్ని నిర్వహించే విధానం కానీ ఇప్పటికీ మా మంచి ఉపాధ్యాయులు కూడా ఎక్కువగా ఉపన్యాసాలు ఇస్తున్నారు విద్యార్థులుగా మాకు నచ్చలేదు ఉపాధ్యాయులుగా మనం ఇప్పుడు చేసే పనులను మన సొంత విద్యార్థులు మెచ్చుకునే అవకాశం లేదు అభ్యర్ధన ఏమిటంటే ఉపన్యాస ఆధారిత బోధన రకానికి కనీసం ప్రత్యామ్నాయాలను అన్వేషించాలి ఈ మాడ్యూల్లో మనము అన్వేషించే ఏకైక పద్ధతి ఉపన్యాసం కాదు విద్యార్థులు కోర్సు అవుట్కం ప్రకారం కోర్సు ఫలితాలను ఎలా వ్రాయాలి ఒక కోర్సు చివరిలో అభ్యాసకులు ఏమి చేయగలరో దానితో అసెస్మెంట్ అమరికలో ఉండాలి అంచనా కోర్సు ఫలితాలతో సరిపడకపోతే ఉద్దేశించిన అభ్యాసం జరగదు అభ్యాసం జరగదు ఎందుకంటే విద్యార్థులు అంచనా ఏమిటో వారి అవగాహన ప్రకారం మాత్రమే నేర్చుకుంటారు కోర్సు ఫలితాలతో అసెస్మెంట్ లను పొందటానికి బోధన విద్యార్థిని సులభతరం చేసినప్పుడు విద్యార్థులు బాగా నేర్చుకుంటారు మన ప్రధాన లక్ష్యం బోధన అనేది పేర్కొన్న ఫలితాలను సాధించడానికి అభ్యాసకులను సులభతరం చేయడం మనము ఒక కోర్సు ఎలా నిర్వహిస్తాము మనము కోర్సు ఫలితాలను మరియు కంపెటెన్సిస్ లను వ్రాస్తాము మరియు పేర్కొన్న ఫలితాలను సాధించడానికి విద్యార్థిని సులభతరం చేయడానికి సూచనలను నిర్వహిస్తాము అప్పుడు ఫలితాల సాధనను కొలవండి మరియు మనము అసైన్మెంట్లు మరియు క్లాస్ పరీక్షల ద్వారా వెళ్ళేటప్పుడు చాలాసార్లు చేస్తాము మరియు చివరకు మనము సెమిస్టర్ పరీక్షను పూర్తి చేస్తాము మనము బోధన నిర్వహిస్తున్నాము మరియు మనము ఒక సెమిస్టర్లో వెళుతున్నప్పుడు ఫలితాల సాధనను కొలుస్తూ ఉంటాము ఇది ఒక కోర్సును నిర్వహించే క్రమం ఇంస్ట్రక్షనల్ యూనిట్ ఉన్నాయి ఒక ఇంస్ట్రక్షనల్ యూనిట్ స్టేట్మెంట్తో లేబుల్ చేస్తాను ఒక బోధనా విభాగంలో 1 నుండి 5 తరగతి గది సెషన్లు 55 నిమిషాల నుండి 1 గంట వ్యవధి లేదా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రెండు గంటల ప్రయోగశాల సెషన్లు ఫీల్డ్ ట్రిప్స్ మొదలైనవి ఉంటాయి బోధనా యూనిట్ 1 నుండి 5 తరగతి గది సెషన్లు మరియు లేదా 1 లేదా అంతకంటే ఎక్కువ 2 గంటల ప్రయోగశాల సెషన్లు కలిగి ఉంటుంది కొన్ని బోధనా విభాగానికి 1 గంట మాత్రమే ఉండవచ్చు కొన్నింటికి 2 ఉండవచ్చు కొన్నింటికి 5 వరకు ఉండవచ్చు కానీ చాలా అరుదుగా మీరు ఒక బోధనా యూనిట్ కోసం 5 తరగతి గది సెషన్లకు మించి వెళతారు బోధన యొక్క ఎంపిక సూచనాత్మకమైనది అంటే మీరు "బోధన ఎలా ఉండాలి లేదా ఉండాలి" అని చెప్తున్నారు మరొక వ్యక్తి బోధనా కార్యకలాపాలను వేరే విధంగా క్రమాన్ని మార్చాలనుకోవచ్చు మనము 'నిర్దేశిస్తున్నాము' ఇది కొన్ని బాగా స్థిరపడిన సిద్ధాంతం నుండి ఉద్భవించినట్లు కాదు మరియు సూచనలను నిర్వహించడానికి ఇదే మార్గం ఉపాధ్యాయునిగా మనము విద్యార్థుల అభ్యాసానికి అత్యంత అనుకూలమైనదిగా భావించే పద్ధతిలో 'ఉద్దేశపూర్వక అభ్యాస కార్యకలాపాల' సూచనను ఎంచుకుంటాము సూచించదగినది ఇది ప్రత్యేకమైనది కాదు బోధనతో సంబంధం ఉన్న పరిస్థితులు చాలా వైవిధ్యంగా ఉంటాయి ఉదాహరణకు పరిస్థితులు కోర్సు యొక్క స్వభావం ద్వారా నిర్ణయించబడతాయి గణిత కోర్సు ఇంజనీర్లకు గణాంకాలు భౌతిక శాస్త్రంలో ఒక కోర్సు మెకానికల్ డ్రాయింగ్లో ఒక కోర్సు లేదా విద్యుదయస్కాంత సిద్ధాంతం అవన్నీ వారి స్వభావంలో చాలా భిన్నంగా ఉంటాయి వాటిని నేర్చుకోవటానికి ప్రాధాన్యత మరియు మార్గం అన్నీ భిన్నంగా ఉంటాయి పరిస్థితులు భిన్నంగా ఉంటాయి మరియు కోర్సు యొక్క స్వభావాన్ని బట్టి నిర్ణయించబడతాయి వివిధ కోర్సులకు వేర్వేరు ఉపాధ్యాయులు ఉన్నారు ప్రతి ఉపాధ్యాయుడు బ్రాంచ్ తీసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను మరియు వివిధ సంస్థలను చూస్తే వారు ఒకటేనని మనము చెప్పలేము అందువల్ల మీరు అన్ని రకాల విద్యార్థులకు ఒకే బోధనా విధానాన్ని తీసుకోలేరు విద్యార్థుల స్వభావం పరిస్థితిని నిర్ణయిస్తుంది ఆ పైన ఎందుకంటే ఉన్నత విద్య చాలా ప్రైవేటీకరించబడింది ప్రతి కళాశాలకు దాని స్వంత నిర్వహణ ఉంది మరియు వేర్వేరు మానేజ్మెంట్ చేయాలనుకుంటున్నారు మరియు కొన్ని మేనేజ్మెంట్లు ఒక కోర్సు కలిగి ఉన్న విధానం వంటి అనేక విషయాలను చట్టబద్ధం చేయాలనుకుంటాయి అదేవిధంగా బోధించటం మరియు మొదలైనవి కోర్సులు అందించే వ్యవస్థ మళ్ళీ చాలా భిన్నంగా ఉంటుంది ఆ మేరకు పరిస్థితులు భిన్నమైనవి మరియు చాలా వైవిధ్యమైనవి సాంకేతికతలతో మీకు ఉన్న ఎంపిక మరింత పెరుగుతూనే ఉంటుంది ఉపాధ్యాయుడు అందుబాటులో ఉన్నది మరియు ఏది సాధ్యమో చూస్తూ ఒక ఎంపిక చేసుకోవాలి దురదృష్టవశాత్తు లేదా యాదృచ్ఛికంగా ఉపాధ్యాయులకు ఎక్కువ సమయం ఉపన్యాసం ఇవ్వడం ద్వారా బోధన ఎంపిక చేస్తారు మీ కోర్సు కోసం ప్రత్యామ్నాయ బోధనా విధానాలను అన్వేషించాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము బోధనా పరిస్థితులు మరియు బోధనా విధానంతో సంబంధం లేకుండా బోధన ఎలా ఉండాలి ఇది మొదట ప్రభావవంతంగా ఉండాలి ఎఫెక్టివ్ లక్ష్యం ఇది ప్రభావవంతంగా లేకపోతే అది ఆచరణాత్మకంగా పనికిరానిది అప్పుడు అది ఆకర్షణీయంగా ఉండాలి అంటే బోధన వారు పొందే ఆశతో ఉన్న జ్ఞానంతో చురుకుగా పాల్గొనడానికి అభ్యాసకులను అనుమతిస్తుంది వారు క్రొత్త జ్ఞానంతో లేపోకపోతే వారు ఉద్దేశించిన అభ్యాస ఫలితాన్ని పొందలేరు ఉపాధ్యాయుడు విద్యార్థులను ఆకట్టుకునేందుకు సులభతరం చేయడానికి అభ్యాస కార్యకలాపాలను నిర్వహిస్తాడు లేదా ఏర్పాటు చేస్తాడు వినడం అనేది జ్ఞానంతో మునిగి తేలే చురుకైన రూపం కాదు ఉపాధ్యాయుడు తమ విద్యార్థులను జ్ఞానంతో ఎలా నిమగ్నం చేయాలనే సమస్యను పరిష్కరించాలి పరిస్థితులు మరియు బోధనా పద్ధతులతో సంబంధం లేకుండా వనరులను ఉపయోగించడంలో బోధన సమర్థవంతంగా ఉండాలి అర్థంలో సమర్థవంతమైనది ఏదైనా లాంఛనప్రాయ కార్యక్రమంలో ఒక కోర్సును బోధించేటప్పుడు ఉపాధ్యాయుడికి పరిమిత సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది ఎన్ని గంటలు అందుబాటులో ఉన్నాయి లేదా విద్యార్థి 5 నుండి 6 కోర్సులు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు విద్యార్థికి ఎంత సమయం ఉంది ఒక సెమిస్టర్లో విద్యార్థి అన్ని రోజులూ మీకు అందుబాటులో ఉంటాడని ఉపాధ్యాయుడు ఊహించలేరు అందుబాటులో ఉన్న వనరులలో ఉపయోగించిన వనరులను తగ్గించాలి మీకు ఎక్కువ సమయం అవసరమైతే అది సమర్థవంతంగా ఉండదు ఉదాహరణకు మీరు 6 గంటలు తీసుకుంటే 3 గంటలకు బదులుగా అదే కంపెటెన్సీ కోసం మీరు ప్రతి ఒక్కరినీ కొత్త జ్ఞానంతో నిమగ్నం చేయవచ్చు మరియు దానిని సమర్థవంతంగా చేయడానికి ప్రయత్నించవచ్చు కానీ ప్రయోజనకరమైనదిగా ఉండదు E3 సూచన ఎఫెక్టివ్ ఈ మూడింటినీ ఒకేసారి పరిష్కరించాల్సిన అవసరం ఉంది కొన్నిసార్లు మీరు వాటిలో ఒకదాన్ని త్యాగం చేయాలి ఉదాహరణకు కష్టమైన భావనకు ఎక్కువ సమయం అవసరం కావచ్చు మరియు నేను దానిని సమర్థవంతంగా చేయలేకపోవచ్చు కానీ అది ప్రభావవంతం కాకపోతే అది ఉపయోగం లేదు మనము బోధన యొక్క వివిధ అంశాలను వర్గీకరించడానికి ప్రయత్నిస్తున్నాము వర్గీకరించడానికి ఒక సబ్జెక్టివ్ ఇంస్ట్రక్షనల్ సిట్యుయేషన్స్ విలువలు మరియు పరిస్థితులు ద్వారా వర్గీకరించబడతాయి విలువలు నేర్చుకునే లక్ష్యాలు నేను నా అభ్యాస లక్ష్యాన్ని ఎన్నుకోగలను ఉదాహరణకు అభ్యాసకుడు సున్నితత్వం పొందడమే కాక సమాజంపై సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రభావం గురించి ఒక అనుభూతిని కలిగి ఉంటాడు కానీ నాకు అలాంటి అభ్యాస లక్ష్యం లేకపోవచ్చు అభ్యాస లక్ష్యం యొక్క ఎంపిక బోధనా పరిస్థితికి తేడాను కలిగిస్తుంది అప్పుడు ప్రాధాన్యతలు ఏమిటి మరియు ఏ పద్ధతులు ఉపయోగించబడుతున్నాయి మరియు ఎవరికి శక్తి ఉంది ఎవరు నిర్ణయిస్తారు మన ప్రైవేటీకరించిన చిన్న ఉందో' వాళ్ళు ఆధిపత్య పాత్ర పోషిస్తున్నట్లు కనిపిస్తోంది బోధనా పరిస్థితులు కూడా పరిస్థితుల ద్వారా వర్గీకరించబడతాయి పరిస్థితులలో కంటెంట్ అనగా సబ్జెక్ట్ యొక్క స్వభావం అభ్యాసకులు ఉన్నాయి వ్యాల్యూస్ మరియు CO లు తప్ప మరేమీ కాదు ఉదాహరణ "వ్యాపార అనువర్తనాల్లో సాధారణంగా ఎదుర్కొన్న C లో మంచి ప్రోగ్రామ్లను రాయండి " నేను ఈ రకమైన అభ్యాస లక్ష్యాన్ని వ్రాసేటప్పుడు తరగతిలో ఇప్పటికే పనిచేసిన సమస్యలను పరిష్కరించడం లేదా అధ్యాయం సమస్యల ముగింపు వంటిది కాకపోవచ్చు నా కోసం నేను పెట్టిన అభ్యాస లక్ష్యం ఏమిటి వ్యాపార అనువర్తనాల్లో సాధారణంగా ఎదుర్కొన్న C లో మంచి ప్రోగ్రామ్లను వ్రాయండి అంటే ఒక ఉపాధ్యాయుడు సాధారణంగా ఎదుర్కొనే ఈ వ్యాపార అనువర్తనాల జాబితాను తయారు చేయవలసి ఉంటుంది ఆపై ఆ సమస్యలను పరిష్కరించడానికి విద్యార్థిని సులభతరం చేస్తుంది మీరు కొన్ని నమూనాను పరిష్కరించవచ్చు కాని విద్యార్థులు ఆ సమస్యలను స్వయంగా పరిష్కరించగలగాలి నా బోధన యొక్క ప్రమాణాలు బోధన అనేది ప్రోగ్రామింగ్ సమస్యలను పరిష్కరించడానికి ఉత్సాహంగా ఉండాలి ఉపాధ్యాయుడు ఎంచుకున్న పద్ధతి ప్రోగ్రామ్ షేర్ క్రిటిక్ పద్ధతిని ఉపయోగించడం అంటే ప్రతి విద్యార్థి ఒక ప్రోగ్రామ్ను సృష్టిస్తాడు దానిని తన పొరుగువారితో పంచుకుంటాడు పొరుగువారు విమర్శిస్తారు మీరు ఈ పద్ధతిని ఉపయోగించిన తర్వాత భాగస్వామ్యం చేయడానికి విమర్శించడానికి మరియు సవరించడానికి సమయం పడుతుంది మనము చూడగలిగినట్లుగా మనము ఈ పద్ధతిని ఉపయోగించాలనుకుంటే మరియు మీరు ఈ లక్షణాన్ని ప్రణాళికలో చేర్చాలి ఎవరికి పవర్ ఉంది మరియు స్పష్టంగా అది అనుసరించే సూచనలపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది కండిషన్స్ ఉదాహరణ "C ఉపయోగించి ప్రోగ్రామింగ్ ద్వారా సమస్య పరిష్కారం" తక్కువ CET ర్యాంకింగ్తో విద్యార్థులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ మీకు తరగతి గది అంత సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు మరియు మీకు బ్లాక్ బోర్డ్ మరియు చాక్ పీస్ మాత్రమే ఉన్నాయి మరికొన్ని చోట్ల మీకు LCD ప్రొజెక్టర్ ఉండవచ్చు వేడి ప్రదేశం లో ఫాన్స్ ఎప్పటికప్పుడు నడుస్తుంటే అది చాలా శబ్దం బ్యాక్బెంచర్లు టీచర్ చెప్పేది నిజంగా వినలేరు అధిక పాస్ శాతాన్ని సాధించాల్సిన అవసరం ఒక ముఖ్యమైన బోధనా అభివృద్ధి అడ్డంకి HOD ఆదేశాలు లేదా మానేజ్మెంట్ ఇది ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం అయినా లేదా అనుబంధ కళాశాలలో అయినా దురదృష్టవశాత్తు లేదా యాదృచ్ఛికంగా ఇది ప్రధాన అవసరం అంటే బోధనా అభివృద్ధి పరిమితి మీకు అధిక ఉత్తీర్ణత శాతం ఉందని నేను ఎలా నిర్ధారించుకోవాలి మనము బోధనా పద్ధతులపై కొంత సమయం గడుపుతాము బోధన చేయడానికి మీకు దాదాపు అపరిమిత మార్గాలు ఉన్నప్పుడు నేను ఎలా వర్గీకరించగలను మనము క్రమానుగతంగా ఈ విధంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాము అత్యధిక స్థాయి బోధనా విధానం మరియు అత్యల్ప స్థాయి బోధనా భాగాలు అంటే ఒక బోధనా పద్ధతిలో అనేక బోధనా భాగాలు ఒకే విధంగా నిర్వహించబడతాయి బోధనా విధానం వేర్వేరు బోధనా పద్ధతులను ఉపయోగిస్తుంది నేను ఏ బోధనా పద్ధతిని ఉపయోగిస్తాను ఇది మనము తీసుకుంటున్న బోధనా విధానాన్ని వర్గీకరిస్తుంది బోధనా భాగం ఒక సాధారణ బోధనా కార్యాచరణను సూచిస్తుంది ఉదాహరణకు సమాచారాన్ని గ్రాఫిక్ రూపంలో ప్రదర్శించడం ఒక బోధనా భాగం బోధనా పద్ధతి అనేక బోధనా భాగాలను ఉపయోగిస్తుంది మరియు సాహిత్యంలో అనేక రకాల బోధనా పద్ధతులు ఉన్నాయి వాస్తవానికి ఇది శుభవార్త మీరు ఎంచుకోవచ్చు మరియు చెడు వార్తలు మీరు ఎంచుకోవాలి ఈ పద్ధతులను మిళితం చేయవచ్చు మరియు బోధనా పరిస్థితికి తగినట్లుగా దాదాపు అనంతమైన ప్రస్తారణలు చేయవచ్చు బోధనా పద్ధతులను ఎలా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలో అవి ఏ సందర్భంలో పనిచేస్తాయి నెట్లో బోధనా పద్ధతుల కోసం అనేక సాధనాలు అందుబాటులో ఉన్నాయా అనే దాని గురించి చాలా సాహిత్యం మరియు సమాచారం ఉంది బోధనా పద్ధతులను వర్గీకరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి మరియు ఏదైనా వర్గీకరణ కొన్ని సందర్భాల్లో మాత్రమే వర్తిస్తుంది అందరికీ వర్తించే సార్వత్రిక బోధనా పద్ధతి వంటిది ఏదీ లేదు ప్రతి దశలో ఒక బోధకుడు తనకు ఎవరో ఇచ్చిన పద్ధతిని అనుసరించాల్సిన అవసరం లేదు ఒక బోధనా పద్ధతిని అతని అనుభవానికి అనుగుణంగా అతని ప్రాధాన్యతకు అతను కలిగి ఉన్న విద్యార్థులకు విషయానికి సంబంధించి సర్దుబాటు చేయవచ్చు మీరు ట్వీకింగ్ చేస్తున్నప్పుడు మీరు చూడగలిగినట్లుగా మీరు తప్పనిసరిగా కొత్త బోధనా పద్ధతిని సృష్టిస్తున్నారు మనకు ఏ విధమైన బోధన ఉందో అర్థం చేసుకోవడం ఆధారంగా TALE యొక్క మాడ్యూల్ 3 లో మనం ఏమి వ్యవహరించబోతున్నామో చూద్దాం ఈ మాడ్యూల్లో బోధనా పరిస్థితులు మెదళ్ళు ఎలా నేర్చుకుంటాయి మరియు మంచి అభ్యాసానికి సంబంధించిన సూత్రాలతో సహా బోధన యొక్క అనేక అంశాలను అర్థం చేసుకోవడానికి మేము ప్రయత్నిస్తాము మన దగ్గర ఎంత తక్కువ జ్ఞానం ఉన్నప్పటికీ 'మెదళ్ళు ఎలా నేర్చుకుంటాయి' ఆ జ్ఞానాన్ని బోధనలో ఉపయోగించవచ్చు అప్పుడు మనము ఒక బోధనా పద్ధతి మరియు బోధనా విధానాన్ని అమలు చేయడానికి కలిపిన ఎవిడెన్స్ ఆధారిత బోధనా భాగం స్థాపించబడింది బోధనా భాగాల యొక్క కొన్ని ఉపయోగం నేర్చుకోవటానికి బాగా దోహదపడుతుంది లేదా ఈ విద్యార్థి జ్ఞానంతో నిమగ్నమవ్వడానికి బాగా దోహదపడుతుంది మనము సాధారణంగా ఉపయోగించే కొన్ని బోధనా విధానాలను కూడా పరిశీలిస్తాము అర్థం చేసుకోవడం డిజైన్ ను ఎలా పరిష్కరించగలను మరియు నేను స్వీయ నియంత్రిత అభ్యాసాన్ని కూడా సంప్రదించగలను నా విద్యార్థి తన సొంత అభ్యాసాన్ని ప్లాన్ చేసుకునేలా చేయగలను అంటే అతను స్వీయ నియంత్రిత అభ్యాసం ద్వారా తనను తాను చూసుకోగలగాలి కాబట్టి ఇవి మాడ్యూల్ 3 లో చూద్దాం తదుపరి యూనిట్లో మేము మొదట బోధనా పరిస్థితులపై మరియు వాటి అవసరాలపై దృష్టి పెడతాము ఉపాధ్యాయులుగా మీరందరూ ఈ సమస్యలను ఎదుర్కొన్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను మరియు మీరు ఉన్న పరిస్థితిని మీరు తీసుకోవాలి మరియు మీ సూచనలను ప్లాన్ చేయండి మీరు పూర్తిగా భిన్నమైన పరిస్థితిలో చేసిన వేరొకరి సూచనలను అనుసరించలేరు బోధనా పరిస్థితులపై మంచి అవగాహన మరియు వాటి అవసరాలు మీ సూచనలను ప్లాన్ చేయడానికి మీకు సహాయపడతాయని ఆశిద్దాం మీ శ్రద్ధకి చాలా ధన్యవాదాలు